డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చిస్తూ వస్తున్నాం అందులో ఇది నాలుగవ భాగం క్రితం మాడ్యూల్లో మనం అల్గారిథం గురించి చదువుకున్నాం నేటి మాడ్యూల్ లో రిలేషనల్ డేటాబేస్ గా ఏ విధంగా మారుస్తామో చూద్దాం మనము చర్చించ బోయే అంశాలు ఏమిటంటే 3 నార్మల్ ఫార్మ్స్ చేయటం మొదటగా నార్మల్ ఫాం గురించి తెలుసుకుందాం నార్మల్ ఫాం చేయవలసి అవసరం ఎందుకు ఉంది పై ప్రశ్నకి సమాధానాన్ని మనం ఇక్కడ వివరిద్దాం రిలేషనల్ స్కీమా పై ఆధారపడి ఉంటుంది కాని ఒకవేళ మనకు రిడండెన్సీ లు లేకుండా చేస్తుంది ఇపుడు అనామలీ యునిక్ అనుకుంటే లేదా employee ID →employee address ఇలాంటి సందర్భం లో మనకు సాధ్యం కాదు అందువల్ల మనం అప్డేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఉదాహరణకు ఉద్యోగుల చిరునామా మారింది మరియు ఆ మార్పు చేసేటప్పుడు ఈ మార్పును ఒకే ID ఉన్న అన్ని రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది మరియు ఏదైనా కోడింగ్ దోషం లేదా ఏదైనా చిరునామా ఫీల్డ్ లను అప్ డేట్ చేయడం మరచిపోయినట్లయితే అయినట్లయితే అప్పుడు ఈ సందర్భంలో వలే అస్థిరమైన చిరునామా డేటా లభిస్తుంది పై విధంగా మనం అప్డేట్ అనామలీనిసహజంగానే ఫ్యాకల్టీ ఐడినేమ్ హైరింగ్ డేట్ అనేది యూనిక్ ఇపుడు ఉదాహారణకు ఒక కొత్త ఫ్యాకల్టీ జాయిన్ అయ్యాడనుకుంటే అపుడు అతను జాయిన్ అయ్యేంతవరకు అతనికి ఎలాంటి కోర్స్ ఇవ్వబడదు ఒకవేళ మనం ఇపుడు పైన చూపబడిన చిత్రంలోని ఒక రికార్డ్ ని గమనిస్తే పైన చూపబడిన చిత్రంలో టేబుల్ ను సూచించబడింది మరియు అందులో మొదటి రో పింక్ కలర్ లో హైలైట్ చేయబడింది ఫ్యాకల్టీ ఐడి 389 కొరకు ఒకవేళ ఫ్యాకల్టీ ప్రస్తుతానికి ఏదైనా కోర్సు తీసుకోవడం ఆపినట్లయితే కావున ఫ్యాకల్టీ ఐడిలో ఉండే ఇబ్బందులు మరియు ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది అందువల్ల ఈ తీర్మానం ఒక రిలేషన్ స్కీమాను కలిగి ఉండే బదులుగా ఈ అట్ట్రిబ్యూట్ల సమితిని విభిన్న రిలేషన్ లకు డీకంపోజ్ ను మరొక టేబుల్లో ఉంచుతాము అందువల్ల ఆ సందర్భంలో ప్రతి ID కి చిరునామా పునరావృతం కానట్లయితే ఏమి జరుగుతుంది కావున ఒక వేళ అడ్రస్ మరొక టేబుల్లోను ఉంచితే మనకు సులభతరంగా ఉంటుంది ఉదాహారణకు ఒక ఫ్యాకల్టీ రికార్డ్ ను మనం పొందుపరచాలంటే మనం ఫ్యాకల్టీకి కోర్స్ కోడ్ లేకున్నా మనం ఫ్యాకల్టీని పొందుపరచవచ్చు ఇది రికార్డులను రెండు వేర్వేర్ టేబుల్స్ గా విడదీయటం వలన సాధ్యం అయ్యింది అదే విధంగా మనకు ఇక్కద డిలీషన్ అనామలీని కూడా తొలగించవచ్చు కావున పై అనామలీ ద్వారా నిర్మూలించవచ్చు ఇప్పుడు మనం డీకంపోజ్లు తృప్తి పరిచే విధంగా గా ఉండాలని మనం గమనించాలి డీకంపోజ్డ్ రిలేషన్ లో విధిగా పరీక్షించవచ్చు కావున ఫంక్షనల్ డిపెండెన్సీ లోకి డీకంపోస్ చేస్తూ వేరొక నార్మల్ ఫాం లోకి తృప్తి పరిచేవిధంగా ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి కావున మనం పైన పేర్కొనబడిన విధంగా నార్మలైజేషన్ అనే అనామలీలను పొంది ఉండదు అని చెప్పవచ్చు అపుడు మనం ఇది ఒక మంచి డిజైన్ గా చెప్పవచ్చు మనం మరికొన్ని నార్మల్ ఫాం లను పైన చూపబడిన చిత్రంలో చూడవచ్చు కాని మనం పైన చెప్పబడిన అన్ని కాన్సెప్ట్లను ఈ మాడ్యూల్లో చదవం పైన హైలైట్ చేయబడిన కాన్సెప్ట్ ను మాత్రమే ఈ మాడ్యూల్లో చదువుతాం కాని ముందుగా మనం ఫస్ట్ నార్మల్ ఫాం తీసుకునే వీలు ఉంది అది పై చిత్రంలో ఉదాహరణకు C అనే స్టూడెంట్ ను తీసుకుంటే అతను మల్టిపుల్ కోర్సులు తీసుకోవచ్చు కావున మనం ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ రో లను ఒకే పేరు తో భద్రపరచడం అనేది మనం అనుమతించం ఒక సారి దానికి తగిన చర్యలను మనం తీసుకుంటే అపుడు ఆ రిలేషన్ను ఫస్ట్ నార్మల్ ఫాం ను తృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు కానీ ఈ ఫస్ట్ నార్మల్ ఫాం అనామలీ లను కలిగి ఉన్నాయిల్ పైన చూపబడిన చిత్రం మరొక అనామలీలను కలిగి ఉన్నాయని చెప్పడానికి మరొక ఉదాహారణ కావున X→ Y అనేది నాన్ ట్రివియల్ చూపించడం జరిగింది పై చిత్రాన్ని గమనిస్తే X అనేది కీ ని కలిగి లేదు అలాగే X లో రెండు రోలు "1"అనే వ్యాల్యూ ను కలిగి ఉన్నాయి X అనే దానిలో 1 అనేది రెండు సార్లు పొందుపరచడం జరిగింది కావున Y లో కూడా దీనికి సంబంధించిన రెండు రోలు ఒకే వ్యాల్యూ ను కలిగి ఉంటాయి కావున మనకు రిడండెన్సీ సూపర్ కీ ని కలిగి ఉన్నాయి కావున ఇలాంటి ఇన్స్టాన్స్ లు సాధ్యపడతాయి అయితే ఎడమ చేతి వైపు X అనేది సూపర్ కీ గా ఉండే కుడి కాలమ్ ని మీరు చూస్తే అటువంటి సందర్భాలు చోటు చేసుకోవు ఇపుడు సెకండ్ నార్మల్ ఫాం గా ఉంటుంది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ అనే దానిని మనం క్రితం మాడ్యూల్లోనే నిర్వచించాం నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ అనగా కేండిడేట్ కీ ఉన్న ఏ ఒక్క ఆట్రిబ్యూట్లోను కూడా కలిగి ఉండదు కావున ఒక వేళ Y అనేది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ లో ఉండాలి మరియు పార్షల్ డిపెండెన్సీ ని కలిగి ఉండకూడదు కావున పైన చిత్రంలో ఒక ఉదాహరణ తో వివరించడానికి ప్రయత్నిద్దాం ఎడమ వైపు SID మరియు Cname రెండింటిని కలిగిన కీ ని గమనించవచ్చు మరియు SID → Sname అనేది ని కలిగి ఉంది ఎందుకంటే SID candidate key SIDCname మరియు Sname అనేది కేండెడేట్ కీ ని కలిగి లేదు కావున Sname అనేది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ మరియు పైన చిత్రంలో గమనిస్తే మొదటిది మరియు రెండవ రో అలాగే మూడవ మరియు నాల్గవ రో లో Sname అనేది పునరావృతం కాబడింది కావున రిడండెన్సీ ని కలిగి ఉంది అపుడు ఇది పార్షల్ డిపెండెన్సీ కీ క్వాలిఫై కాదు అని చెప్పవచ్చు కావున R1 మరియు R2 రెండు సెకండ్ నార్మల్ ఫాం కలిగి ఉంటుందని మనం కచ్చితంగా చెప్పలేం కాని పైన చూపబడిన చిత్రంలోని రిలేషన్relation అనేది సెకండ్ నార్మల్ ఫాంమరియు ప్రొడక్ట్ క్వాంటిటీ వ్యాల్యూస్ ను కలిగి ఉన్నాయి కావున టేబుల్లో సప్లయర్ లో SID మరియు PID రెండూ కీ ని కలిగి ఉన్నాయి మరియు మనం పరిశీలిస్తే స్టేటస్ ను తృప్తి పరిచే విధంగా చేస్తే అపుడు మనం ఒక సిటీ రిలేషన్లో మూడు ఆట్రిబ్యూట్లు SID సిటీ స్టేటస్ లను కలిగి ఉంది మరియు రెండో రిలేషన్లో సప్లయర్ క్వాంటిటీలో SIDPID మరియు క్వాంటిటీ లను కలిగి ఉన్నాయి మరియు పార్షల్ డిపెండెన్సీ ని కలిగి లేదు ఇంతకుముందు SID → status లో పార్షల్ డిపెండెన్సీ అనేది ఉండకపోవటం మనం గమనించవచ్చు కాని ఇంకా స్టేటస్ ఆట్రిబ్యూట్లో రిడండెన్సీ ని గమనించవచ్చు పైన వివరించిన సందర్భం వలన మనకు రిలేషన్లో లు ఉంటే వాటిని తొలగించడానికి మనం ఈ నార్మల్ ఫాం ను ఉపయోగిస్తాం థర్డ్ నార్మల్ ఫాం ను తృప్తి పరచగలగాలి థర్డ్ నార్మల్ ఫాం అనేది మూడు నిర్వచనాలతో చెప్పవచ్చు అందులో మొదటిది ఇక్కడ చూద్దాం ఈ మూడు నిర్వచనాలు సరియైనవే ఇక్కడ మనం ఎందుకు సరియైనది మరియు ఎలా సరియైనది అని బాధ పడవలసిన అవసరం లేదు మనం మెల్లగా తెలుసుకోవచ్చు కాని ఇక్కడ మనం మూడు విడివిడి సందర్భలను తీసుకొని నిర్వచనాన్ని మూడు నార్మల్ ఫాం లో మనం చదువుకున్నాం బదులుగా జనిలో ని కలిగి ఉన్నపుడు అది థర్డ్ నార్మల్ ఫాం లో ఉందని చెప్పవచ్చు కావున వివరించవడిన సందర్భాన్ని మనం బాయి కోడ్ నార్మల్ ఫాం థర్డ్ నార్మల్ ఫాం లో ఉంది అంటే అది కచ్చితంగా బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను తృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు కాని మనం నాల్గవ మరియు మూడవ కండీషన్ను కలిపి థర్డ్ నార్మల్ ఫాం లో ఉందని చెప్పవచ్చు మొదటి రెండు కండీషన్లు తృప్తి పరచకపోయిన అది థర్డ్ నార్మల్ ఫాం ను తృప్తి పరిచినట్టే కావున ఒక వేళ A అనేది కీ లో భాగం అయితే మరియు మొదటి రెండు కండీషన్సును తృప్తి పరచక పోయిన ఆ రిలేషన్ను ను తృప్తి పరిచింది అని చెప్పవచ్చు కావున మనం పై మూడు కండీషన్సుతో థర్డ్ నార్మల్ ఫాం లో ఉందా అని చెప్పవచ్చు ట్రాన్సిటివ్ డిపెండెన్సీ గురించిన నిర్వచనాన్ని మనం పై చిత్రం లో క్లుప్తంగా వివరించడం జరిగింది కావున దీని గురించి విశదీకరించడం లేదు పై చిత్రంలో మరొక ఉదాహారణను మనం గమనిస్తే అది బుక్ అని అంటాం క్రితం చదివిన ఉదాహారణను మళ్ళీ మనం ఒకసారి చూస్తే దానిని పై చిత్రం లో చూపబడింది పై చిత్రాన్ని మనం గమనిస్తే మనకు SID→ City మరియు city → statusలను చూడవచ్చు దీని వలన మనకు ట్రాన్సిటివ్ డిపెండెన్సీ లభిస్తుంది అది SID→ status ఒకవేళ పైన చెప్పిన సందర్భం ఏర్పడిందంటే అపుడు అది రిడండెన్సీ ని తీసివేయవచ్చు ఇక్కడ మనకు SID → City లో SID ప్రైమరీ కీ ని కలిగి ఉంది ఇది సప్లయర్ సిటీ టేబుల్ కు సంబందించినై మరియు city → status లో సిటీ స్టేటస్ కూడా ప్రైమరీ కీ ని కలిగి ఉంది కావున పైన చూపబడిన చిత్రంలో మరికొన్ని ఉదాహారణలను గమనించవచ్చు మీరు మిగతా వాటిని కూడా పైన చెప్పిన విధంగా నార్మలైజ్ ని కలిగి ఉంది కావున మూడవ కండీషన్ ఆధారంగా అది థర్డ్ నార్మల్ ఫాంలో ఉందని చెప్పవచ్చు కావున పై చిత్రాన్ని మనం గమనిస్తే స్కీమా ను పొందుపరచవలసి వచ్చింది కావున థర్డ్ నార్మల్ ఫాం వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది పైన చిత్రంలో చూపబడిన కొన్ని సందర్భాలతో మనం రిడండెన్సీ ఉందా లేదా అని చెప్పవచ్చు కావున మనం తర్వాతి కాన్సెఫ్ట్ లోకి వెళదాం అంతకన్నా ముందు ఒకసారి ఇంతవరకు చర్చించిన దానిని క్లుప్తంగా గుర్తుచేసుకుంటే ఫస్ట్ నార్మల్ ఫాం ఉండకూడదు అని గమనించవచ్చు పైవన్నీ క్యాస్కేడింగ్ నిర్వచనాలని మనం గమనించవచ్చు కావున థర్డ్ నార్మల్ ఫాం లో మనకు మల్టీ వ్యాల్యూడ్ ఆట్రిబ్యూట్స్ ఉండవు అని చెప్పవచ్చు మరియు పార్షల్ డిపెండెన్సీ అలాగే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ లు కూడా ఉండవని చెప్పవచ్చు ఇపుడు మనం ఒక రిలేషన్ను ఇస్తే అది పైన చెప్పబడిన మూడు కండిషన్లలో ఏదేని కండీషన్ను తృప్తి పరచక పోయిన అది థర్డ్ నార్మల్ ఫాం చేస్తామో చూద్దాం కావున సహజంగానే మనకు ఉండే ఒక ప్రశ్న ప్రతి సారీ మనకు మెదులుతుంది అపుడు మనం సాధ్యం అవుతుందని చెప్పవచ్చు మరియు లాస్లెస్ జాయిన్ ను తృప్తి పరిచిందని చెప్పవచ్చు ఎందుకంటే పైన చెప్పబడినవి తప్పకుండా పాటించవలసిన డీకంపోజిషన్ ను కూడా ముందే మనం చదువుకున్నాం పై రెండు భావనలతో థర్డ్ నార్మల్ ఫాం అనేది లాస్లెస్ జాయిన్ను పొందవచ్చు కాని డిపెండెన్సీ ప్రెసర్వేషన్ ను కచ్చితంగా కలిగి ఉంటుంది అని చెప్పలేం కావున మనకు సహజంగానే వేర్వేరు అల్గారిథంలు అనేది పాలినామియల్ టైంలో చాలా సులభంగా చేయవచ్చు కావున డీకంపోజిషన్ అల్గారిథం అంటే ఏమిటో చాలా సులభతరంగా చెప్పటానికి ప్రయత్నిద్దాం మనం ఒక రిలేషన్ R ను తీసుకుంటే అది ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే వాటిని తొలగించడం ఇపుడు కేనోనికల్ కవర్ ను గణన చేయాలంటే ప్రతి X → Y ఫంక్షనల్ డిపెండెన్స్సీ F లో ఎక్స్ట్రేనియస్ ఆట్రిబ్యూట్లను తొలగిస్తూ కెనోనికల్ కవర్ Fc ను ఏర్పరచడం X U Y ను తీసుకునే ith రిలేషన్ చెప్పడానికి మీరు ఒక గణనను లెక్కించారు కాబట్టి మీరు దీనిని రిలేషన్ XY అని పిలుస్తారు మరియు కవర్లోని అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీల కోసం మీరు అలా చేస్తారు అలాగే డీకంపోజ్ ఉందా లేదా అనేది పరీక్షించాలి ఒక వేళ లేకపోతే వేరే రిలేషన్ను తీసుకొని దానికి కీ ని పొందుపర్చాలి పైన చిత్రంలో చూపబడినది చాలా సులభతరమైన అల్గారిధం చేస్తారో కనుగొనాలని దృఢ నిశ్చయంతో ఉంటే పై అల్గారిథం ను మీరు గమనించవచ్చు కాని నేను దీనిని విశదీకరించడం లేదు కావున పై సంభాషణ వలన మనకు తెలిసేది ఏమిటంటే ఒక రిలేషన్ ను కలిగి ఉంది పై దానిని మనం రుజువు చేయటం లేదు అని గమనించవచ్చు పైన స్కీమా గురించిన ఒక ఉదాహరణ ను చూడవచ్చు మనకు కస్టమర్ బ్యాంకర్ బ్రాంచ్ల గురించి కావున మనం మినిమల్ కవర్ ను గణన చేయాలనుకుంటే అపుడు మనం బ్రాంచ్ నేమ్ కావున దానిని మనం తొలగించవచ్చు మరియు ఇక ఏమి లేదు కావున కేనోనికల్ కవర్ అనేదు సెట్ ఆఫ్ డిపెండెన్సీ గా మర్చుతూ ప్రతి ఒక దాన్ని పరీక్షించాలి కావున మనం ప్రతి ఒకటి వరుస క్రమంలో పరీక్షించాలి మొదటగా లపై వేర్వేరు స్కీమా ను సృష్టించాలి ఈ విధంగా మనం మూడు డీకంపోజ్డ్ స్కీమా ల వల్ల థర్డ్ నార్మల్ ఫాం ను తృప్తి పరచిన వాళ్ళం అవుతాము పై విధంగా చూపబడిన ప్రక్రియను మనం చూసాం కదా ఇపుడు మనం ప్రతి రిలేషన్ చేయగలిగాం అని చెప్పవచ్చు కాబట్టి లోపం చివరిలో గుర్తించి తొలగించండి ఇది డీటేయిల్డ్ అల్గారిథం కలిగి ఉందని చెప్పవచ్చు పై చిత్రంలో కొన్ని సమస్యలను సాధన చేయటానికి ఇవ్వడం జరిగింది మరియు వాటి పరిష్కారాలను కూడా ఇవ్వటం జరిగింది కాని పరిష్కారం అనేది ఈ ప్రెజెంటేషన్ స్కైడ్ లో లేదు వాటిని మీరు హిడెన్ స్లైడ్ లలో చూడవచ్చు మొదటగా ప్రశ్న ను సాధించి తర్వాత జవాబు ను సరిచూసుకోగలరు పైన రెండు సమస్యలు ఇవ్వబడ్డాయి అందులో రెండవ దానిని క్రింద చెప్పిన విధంగా పరిష్కరించవచ్చు తర్వాత మనం ముందే చూసినా బాయిస్ కోడ్ నార్మల్ ఫాం గురించి మరి ఒకసారి గుర్తుతెచ్చుకుందాం అలాగే మనకు ఇంతకు ముందే బాయిస్ కోడ్ నార్మల్ ఫాంను ఉపయోగించి ఇచ్చిన రిలేషన్ బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను తృప్తి పరుస్తుందో లేదో పరీక్షించవచ్చు మరియు నేను దీనిని క్రమ విధానంలో వివరించడం లేదు మరియు మరింత విపులంగా నార్మల్ ఫాం ను పరీక్షించుటకు అల్గారిథం రూపొందిద్దాం అది డీకంపోజ్ చేయబడిన రిలేషన్లు బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను తృప్తి పరుస్తున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు మనం ఒక్కసారి అల్గారిథం ను గుర్తు చేస్తుకుందాం మనం దానిని పరీక్షించాలంటే సహజంగా అన్ని డిపెండెన్సీలలో మొదటగా సూపర్ కీ ని కలిగి ఉందా లేదా అని తెలుసుకోవాలి A→ B అనేది సూపర్ కీ ని కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి ఒక వేళ సూపర్ కీ ని కలిగి ఉంటే అపుడు మనం ఆట్రిబ్యూట్ కవర్ చేయవచ్చు ఒకవేళ సూపర్ కీ ని కలిగి లేకుంటే A → B లో ఏదైతే బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను ఉల్లంగిస్తుందో దానిని తీసుకొని రెండు లేదా అంతకంటే ఎక్కువ రిలేషన్లుగా డీకంపోజ్ చేయవచ్చు ఇపుడు మనం A మరియు B ఆట్రిబ్యూట్ల U ఆపరేషన్ ఒక వైపు మరియు B మైనస్ A ఆపరేషన్ను మరొక వైపు చేసి వచ్చిన ఆట్రిబ్యూట్లను రిలేషన్ R నుంచి తొలగించివేయాలి తర్వాత A ను కలిపి మరొక రిలేషన్ను మనం రూపొందించవచ్చు సహజంగా AB లో A కామన్ కనుక మనం A→ B అని చెప్పవచ్చు కావున A→ AB అనేది మొత్తం రిలేషన్ ను తృప్తి పరిచే విధంగా చేస్తుంది క్రింద చూపబడిన ఒక ఫార్మల్ అల్గారిథం ను మనం చూడవచ్చు ఇది సోపాన క్రమంలో మనకు వివరింపజేస్తుంది లేకపోతే మనం ఎలా చేయాలో ఇది వరకే చూసాం పైన మరొక ఉదాహారణను BCNF ను తృప్తి పరుస్తూ డీకంపోజ్ చేయగలమో చూద్దాం మీరు దీనిని ప్రయత్నించవచ్చు కావున ఇక్కడ మనకు A→B మరియు B→ C కలిగి ఉన్నాము మరియు A అనేది కీ ని కలిగి ఉన్నది కాని పైన చూపబడిన రిలేషన్ ని కలిగి లేదు ఇపుడు మనం BC అనేది ఒక రిలేషన్ కీ ని కలిగి లేం అపుడు మనం దానిని కోర్స్ రిలేషన్ గా మరియు క్లాస్ రిలేషన్ గా విడగొట్టాలి తర్వాత మనం కోర్స్ అనేది BCNF ను తృప్తి పరుస్తుందని చెప్పవచ్చు కాని మరొక రిలేషన్ → capacity లో బిల్డింగ్ రూమ్ నెంబర్ అనేది సూపర్ కీ ని కలిగి లేదు దానిని మళ్ళీ రెండు గా విభజించి క్లాస్ రూమ్ రిలేషన్ సెక్షన్ రిలేషన్ గా విభజిస్తే అపుడు రెండూ BCNF ను తృప్తి పరుస్తాయి అని చెప్పవచ్చు BCNF అనేది డిపెండెన్సీ లను ప్రిసర్వ్ సాధ్యం కాదు అని చెప్పవచ్చు అలాగే దానికి జాయిన్ ఆపరేషన్ ఆవశ్యకత ఉంది కావున ఇది డీకంపోజిషన్ పరంగా ఎలాంటి డిపెండెన్సీలను ప్రిసర్వ్ చేయటం లేదు అని గమనించవచ్చు మళ్ళీ నేను ఇక్కడ సాధన కోసం కొన్ని సమస్య లను ఇచ్చాను ఇది మీరు నార్మలైజేషన్ పరంగా ప్రయత్నించాలి మరియు నమ్మకం పొందాలి ఇపుడు 3NF లో ఒక రిలేషన్ను మధ్య ఉన్న సారూప్యతను సూచిస్తుంది BCNF అనేది తక్కువ రిడండెన్సీ ని మరియు తక్కువ డిపెండెన్సీలను ఇస్తుంది కాని అది డిపెండెన్సీ ప్రెసర్వేషన్ పై ఎలాంటి నమ్మకాన్ని ఇవ్వలేదు 3NF లో డీకంపోజిషన్లో ఇంకా కొంచం రిడండెన్సీ ఉండొచ్చు మరియు దానిని మనం తొలగించలేం అనేది గమనించవలసి ఉంటుంది ఇప్పటి వరకు మనం నార్మల్ ఫాం చేయాలో చదువుకున్నాం